నమస్కారము కాబట్టి చివరి సెషన్లో మనము 3 ఫేజ్ సర్క్యూట్ల గురించి మన చర్చను ప్రారంభించాము మరియు చివరిగా మనము Y Y బ్యాలెన్స్ సర్క్యూట్ గురించి చర్చించాము అంటే మీరు Y Y బ్యాలెన్స్ సర్క్యూట్ అని కూడా చెప్పవచ్చు కాబట్టి నేటి సెషన్లో మనము Y ∆ అలాగే ∆ ∆ సర్క్యూట్ల గురించి చర్చిస్తాము మొదట మన చర్చను ప్రారంభిద్దాం బ్యాలెన్స్డ్ Y ∆ కనెక్షన్ లను చర్చిస్తాము సోర్స్ అక్కడ స్టార్ లో అనుసంధానించబడిన చోట మీకు Y ∆ సర్క్యూట్లు ఉన్నాయని మీరు చూస్తారు లేదా మీరు Y అని చెప్పవచ్చు మరియు లోడ్ డెల్టా రూపంలో అనుసంధానించబడి ఉంటుంది సోర్స్ యొక్క ఒక ఫేజ్ లోడ్ యొక్క A కి అనుసంధానించబడిందని మీరు చూస్తారు b లోడ్ యొక్క B కి అనుసంధానించబడి ఆపై సి లోడ్ యొక్క C ఫేజ్ కు అనుసంధానించబడి ఉంటుంది ఈ విధంగా మీరు డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ కు స్టార్ సోర్స్ పవర్ ని అందిస్తుందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు ఈ అమరికను చూసినట్లయితే సోర్స్ మరియు లోడ్ మధ్య మనకు న్యూట్రల్ కనెక్షన్ లేదని మీరు చెప్పవచ్చు ఇప్పుడు మనము పాజిటివ్ సీక్వెన్స్ ను ఊహిస్తే ఫేజ్ వోల్టేజ్ లేదా మీరు న్యూట్రల్ వోల్టేజ్ కు లైన్ అని కూడా చెప్పవచ్చు VanVp∠0° VbnVp∠ 120° VcnVp∠120° ఇప్పుడు మనము Y Y కనెక్షన్ గురించి చర్చించినప్పుడు మనము ఫేజ్ వోల్టేజ్ మరియు లైన్ వోల్టేజ్ గురించి చర్చించాము కాబట్టి ఈ సందర్భంలో కూడా లైన్ వోల్టేజ్ Vabఅవుతుంది కాబట్టి సోర్స్ స్టార్ కనెక్టెడ్ కావున మీరు లైన్ వోల్టేజ్ Vab అని చూస్తారు మరియు మనము Vab3Vp∠30° యొక్క విలువను పొందాము మనము Y Y కనెక్షన్ గురించి చర్చించినప్పుడు ఇది ఉత్పన్నమైంది అదేవిధంగా Vbc3Vp∠ 90° Vca3Vp∠ 210° ఇప్పుడు మీరు ఈ అమరికను చూసినట్లయితే సోర్స్ యొక్క లైన్ వోల్టేజ్ లోడ్ యొక్క ఫేజ్ వోల్టేజ్ కు సమానంగా ఉంటుంది ఎందుకంటే Vab అయిన లైన్ వోల్టేజ్ డెల్టా యొక్క ఫేజ్ AB అంతటా వస్తుంది కాబట్టి మనం లోడ్ ఫేజ్ వోల్టేజ్ అయిన VabVAB t లోడ్ యొక్క VbcVBCమరియు VcaVCA అని వ్రాయగలము కాబట్టి ఈ అమరికలో డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ విషయంలో లేదా డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ విషయంలో ఫేజ్ వోల్టేజ్ లైన్ వోల్టేజ్ కు సమానంగా ఉంటుందని మీరు తెలుసుకుంటారు కాబట్టి డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ లేదా లోడ్ ను చూసినప్పుడల్లా డెల్టా యొక్క ఫేజ్ వోల్టేజ్ సోర్స్ లేదా లోడ్ అయిన డెల్టా యొక్క లైన్ వోల్టేజ్ కు సమానంగా ఉంటుందని మనము చెబుతాము కాబట్టి ఈ సిస్టమ్ కాన్ఫిగరేషన్ కోసం లోడ్ ఇంపెడెన్స్ లలోఉన్న వోల్టేజ్ కు లైన్ వోల్టేజ్ సమానం అని చెప్పగలను అంటే లైన్ వోల్టేజ్ లోడ్ ఇంపెడెన్స్ అంతటా వచ్చే ఫేజ్ వోల్టేజ్కు సమానం ఇప్పుడు మనకు లభించిన వోల్టేజ్ విలువల నుండి ఫేజ్ కరెంట్ విలువను తెలుసుకోవచ్చు కాబట్టి ఫేజ్ కరెంట్ ఉంటుంది IABVABZ∆ IBCVBCZ∆ ICAVCAZ∆ కాబట్టి ఇప్పుడు ఇక్కడ మీరు ఈ కరెంట్స్ ఒకే మాగ్నిట్యూడ్ లో ఉన్నాయని చెప్పవచ్చు కాని ఇవి 120 డిగ్రీల ద్వారా ఒకదానితో ఒకటి అవుట్ ఆఫ్ ఫేజ్ గా ఉంటాయి ఎందుకంటే ఈ వోల్టేజీలు ఒకదానితో ఒకటి 120 డిగ్రీల ఫేజ్ లో లేవు ఈ ఫేజ్ కరెంట్లను పొందటానికి ఇప్పుడు మనకు మరొక మార్గం ఉంది మనము బాలన్స్డ్ Y డెల్టా కనెక్షన్ కు కిర్చాఫ్స్ వోల్టేజ్ లా ని వర్తింపజేస్తాము ఈ ప్రత్యేకమైన ఫిగర్ ని చూద్దాం మరియు KVL ను వర్తింపచేయడానికి మనము aABbna లూప్ను పరిశీలిస్తాము VanZ∆IABVbn0 లేదా IABVan VbnZ∆VabZ∆VABZ∆ ఈ విధంగా కూడా మీరు అదే విలువను కనుగొనవచ్చు ఇప్పుడు మనం ఏమి చేయాలో లైన్ కరెంట్ తెలుసుకోవడానికి మనము ఉత్పన్నమైన ఫేజ్ కరెంట్ తీసుకొని A B మరియు C నోడ్స్ వద్ద KCL ను వర్తింపజేయాలి కాబట్టి ఇప్పుడు మీరు KCL ను నోడ్ A వద్ద వర్తింపజేస్తే IaIAB ICA0 ICAIAB∠ 240° IaIAB ICAIAB1 1∠ 240° IAB10 5 j0 866IAB3∠ 30° అదే విధముగా IbIBC IABIBC3∠ 30° IcICA IBCICA3∠ 30° ఇది లైన్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ ఫేజ్ కరెంట్ కన్నా 3రెట్లు ఎక్కువ అని చూపిస్తుంది అనగా IL3Ip లైన్ కరెంట్ ల నుండి మీరు డెల్టా కనెక్ట్డ్ చేసిన లోడ్ లోని ఫేజ్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కు రూట్ 3రెట్లు లైన్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ అని చెప్పవచ్చు డెల్టా కనెక్షన్ కోసం లైన్ కరెంట్ ఫేజ్ కరెంట్ కన్నా3 రెట్లు సమానంగా ఉంటుంది

ఇప్పుడు మీరు ఏమి వ్రాయగలరు మీరు ఇలా రాయచ్చు ILIaIbIc మరియు IpIABIBCICA మనం గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ విషయంలో లైన్ కరెంట్ సంబంధిత ఫేజ్ కరెంట్ను 30 డిగ్రీల వరకు తగ్గిస్తుంది కాబట్టి కరెంట్ ప్రవాహాల నుండి లైన్ కరెంట్ 30 డిగ్రీల ఫేజ్ కరెంట్లో లాగ్ అయి ఉందని మీరు చూడవచ్చు

మీరు ఫేజర్ రేఖాచిత్రంలో లైన్ కరెంట్ తో పాటు ఫేజ్ కరెంట్ను సూచిస్తే మీరు IAB ని రిఫరెన్స్గా తీసుకుంటేIa అంటే లైన్ కరెంట్ IAB నుండి 30 డిగ్రీల వెనుకబడి ఉంటుంది అదేవిధంగా IBC నుండి Ib 30 డిగ్రీల వెనుకబడి ఉంటుంది మరియు ICA నుండి 30 డిగ్రీల వెనుకబడి ఉంటుంది కాబట్టి డెల్టా కనెక్ట్ అయినప్పుడు కరెంట్ ఫేజ్ ప్రవాహాలకు సంబంధించి ఎలా సంబంధం కలిగిస్తుందనే ఆలోచన మీకు ఇస్తుంది ఇప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫేజ్ కరెంట్ Ia కన్నా చిన్న విలువను కలిగి ఉంది అందుకే ఇది IAB కన్నా పెద్ద ఫేజర్ డయాగ్రామ్ లో సూచించబడుతుంది స్టార్ డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ ను సమానమైన స్టార్ స్టార్ కనెక్షన్ గా మార్చడానికి సర్క్యూట్ను అనాలిసిస్ చేయడానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం ఉంది అలాంటప్పుడు మీరు ఏమి చేయాలి మీరు డెల్టా కనెక్ట్ చేసిన లోడ్ ను సమానమైన స్టార్ కనెక్ట్ చేసిన లోడ్ గా మార్చాలి ఇది స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ సహాయంతో మనము చేయవచ్చు అలాంటప్పుడు మీరు ZYZ∆3 అని చెప్పవచ్చు మరియు మీరు ఉంచినప్పుడు మీరు స్టార్ స్టార్ కనెక్షన్ విషయంలో మాదిరిగానే సిస్టమ్ను విశ్లేషించవచ్చు ఇప్పుడు ఇక్కడ త్రీ ఫేజ్ సిస్టమ్ ను సింగిల్ ఫేజ్ ఈక్వలంట్ సర్క్యూట్ లాగా మార్చవచ్చు ఇది స్టార్ స్టార్ కేసు విషయంలో మనం చర్చిస్తాము ఇది లైన్ కరెంట్ ను మాత్రమే కనుగొనటానికి అనుమతిస్తుంది అప్పుడు మనము మన ఇటీవలి చర్చను IL3Ip ను ఉపయోగించాలి కాబట్టి ఈ సంబంధం సహాయంతో మీరు పొందగలిగే ఫేజ్ కరెంట్ మరియు ప్రతి ఫేజ్ ప్రవాహాలు సంబంధిత లైన్ కరెంట్ ను 30 డిగ్రీల వరకు నడిపిస్తాయనే వాస్తవాన్ని మనము ఉపయోగించుకుంటాము మీరు స్టార్ డెల్టా ను స్టార్ స్టార్ కలయికగా మార్చేటప్పుడు స్టార్ డెల్టా సర్క్యూట్ను అనాలిసిస్ చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది ఇప్పుడు 1 ఉదాహరణ తీసుకుందాం ఫేజ్ వోల్టేజ్ Van 100∠10 ° V తో A B C ఫేజ్ సీక్వెన్స్ స్టార్ కనెక్ట్ చేయబడిన సోర్స్ ఉంది అని అనుకుందాం మరియు ఇది ఒక ఫేజ్ కు ఇంపెడెన్స్ 8j4 తో డెల్టా కనెక్ట్ చేయబడిన బాలెన్స్డ్ లోడ్ తో అనుసంధానించబడి ఉంటుంది మనము ఫేజ్ మరియు లైన్ కరెంట్ లను లెక్కించాలి కాబట్టి లోడ్ ఇంపెడెన్స్ ను మీరు దీన్ని ఫేజర్ రూపంలోకి మార్చవచ్చు Z∆8j48 57° ఇప్పుడు ఫేజ్ వోల్టేజ్ విలువ Van100∠10°V ఇప్పుడు లైన్ వోల్టేజ్ విలువ ఎంత లైన్ వోల్టేజ్ VabVan3∠30°1003∠10°30°V173 2∠40°VVAB ఇప్పుడు స్టార్ డెల్టా కాంబినేషన్ విషయంలో సోర్స్ సైడ్ యొక్క లైన్ వోల్టేజ్ డెల్టా వైపు ఫేజ్ వోల్టేజ్ కు సమానంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఫేజ్ కరెంట్ విలువను మీరు సులభంగా తెలుసుకోవచ్చు IABVABZ∆173

43°A ఇప్పుడు డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ విషయంలో లైన్ కరెంట్ ఏమిటి కాబట్టి లైన్ కరెంట్ IaIAB3∠ 30°319

43°A ఈ విధంగా మీరు స్టార్ డెల్టా కాంబినేషన్ లో ఉంటే అది స్టార్ డెల్టా అయితే సర్క్యూట్ను మనం విశ్లేషించవచ్చు ఇప్పుడు బాలెన్స్డ్ ∆ ∆ కనెక్షన్ గురించి మాట్లాడుకుందాం ఈ సందర్భంలో మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూసినట్లయితే సర్క్యూట్ ఇక్కడ కనెక్ట్ చేయబడింది సోర్స్ డెల్టా తో అనుసంధానించబడి ఉంది మరియు లోడ్ డెల్టా కనెక్ట్ చేయబడింది కాబట్టిVab Vbc మరియు Vca అయిన సోర్స్ వోల్టేజ్ లోడ్ ఇంపెడెన్స్ లలో కూడా వర్తించబడుతుంది కాబట్టి లోడ్ లో లైన్ కరెంట్ Ia Ib Ic అయితే ఫేజ్ కరెంట్ను IAB IBC మరియు ICA గా పరిగణిస్తాము ఇప్పుడు రెండూ బాలెన్స్డ్ డెల్టా డెల్టా కనెక్షన్ లు కనుక మనం సోర్స్ నుండి లోడ్ కు న్యూట్రల్ గా ఉంచలేము ఎందుకంటే డెల్టా డెల్టా కనెక్షన్ విషయంలో న్యూట్రల్ గా గుర్తించలేము ఇప్పుడు మనంపాజిటివ్ సీక్వెన్స్ ని A B C అని అనుకుంటే డెల్టా కనెక్ట్ చేయబడిన సోర్స్ యొక్క ఫేజ్ వోల్టేజ్ ఉంటుంది VabVp∠0° VbcVp∠ 120° VcaVp∠120° డెల్టా కనెక్షన్ డెల్టా కనెక్ట్ సోర్స్ మరియు లోడ్ విషయంలో లైన్ వోల్టేజీలు ఫేజ్ వోల్టేజ్ల వలె ఉంటాయి లైన్ ఇంపెడెన్స్ లేదని మనము అనుకుంటే ట్రాన్స్మిషన్ లైన్ కు ఇంపెడెన్స్ లేదు ట్రాన్స్మిషన్ లైన్ నష్టం తక్కువ అప్పుడు డెల్టా కనెక్ట్ చేయబడిన మూలం యొక్క ఫేజ్ వోల్టేజ్ ఇంపెడెన్స్ అంతటా వోల్టేజ్కు సమానంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో VabVAB VbcVBC VcaVCA ఇప్పుడు మనం వోల్టేజ్ల నుండి ఏం చేయగలం మనము ఫేజ్ కరెంట్లను పొందవచ్చు ఈ సందర్భంలో ఫేజ్ కరెంట్ IABVABZ∆VabZ∆ IBCVBCZ∆VbcZ∆ ICAVCAZ∆VcaZ∆ కరెంట్ ఈక్వెషన్ల నుండి అన్నీ కరెంట్లు ఒకే మాగ్నిట్యూడ్ కలిగి ఉన్నాయని మీరు చూడవచ్చు అయితే ఇవి మళ్లీ ఒకదానితో ఒకటి 120 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి ఎందుకంటే ఈ వోల్టేజీలు ఒకదానితో ఒకటి 120 డిగ్రీల అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీకు ఫేజ్ ప్రస్తుత సమాచారం ఉంది తదుపరి పని మీరు లైన్ కరెంట్ తెలుసుకోవాలి కాబట్టి మీరు లైన్ కరెంట్ ను ఎలా కనుగొనగలుగుతారు మీరు KCL ను నోడ్స్లో A లేదా B లేదా C గా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు KCL ను వర్తింపజేస్తే మీరు ఇలా పొందుతారు IaIAB ICA0 ఇప్పుడు ICAIAB∠ 240° IaIAB ICAIAB1 1∠ 240° IAB10 5 j0 866IAB3∠ 30° అదే విధముగా IbIBC IABIBC3∠ 30° IcICA IBCICA3∠ 30° ఇది లైన్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ ఫేజ్ కరెంట్ యొక్క మాగ్నిట్యూడ్ కు 3 రెట్లు ఎక్కువ అని చూపిస్తుంది అనగా IL3Ip ఇప్పుడు ఇక్కడ కూడా మీరు సర్క్యూట్ను విశ్లేషించే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఉపయోగించవచ్చు మీరు డెల్టా డెల్టా కనెక్ట్ చేసిన సర్క్యూట్ను ఈక్వివాలెంట్ స్టార్ స్టార్ కనెక్ట్ చేసిన సర్క్యూట్గా మార్చవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మీరు రెండు వైపులా స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ ను ఉపయోగించాలి వాటిని స్టార్ స్టార్ కాంబినేషన్ గా మార్చండి అలాంటప్పుడు మీ లోడ్ ZYZ∆3 అవుతుంది కాబట్టి స్టార్ డెల్టా ట్రాన్సఫర్మేషన్ నుండి మనం పొందగలిగేది ఇదే మీరు డెల్టా డెల్టా కనెక్ట్ చేసిన సర్క్యూట్ను స్టార్ స్టార్ కనెక్ట్ సర్క్యూట్గా మార్చినప్పుడు మన చివరి ఉపన్యాసంలో స్టార్ స్టార్ కనెక్ట్ సర్క్యూట్ విషయంలో మనము చర్చించినప్పుడు మీరు విశ్లేషించవచ్చు ఇప్పుడు మన బాలెన్స్డ్ డెల్టా డెల్టా కనెక్షన్ కు సంబంధించిన ఉదాహరణను తీసుకుందాం ఈ సందర్భంలో ఇంపెడెన్స్ కలిగిన బాలెన్స్డ్ డెల్టా కనెక్ట్ చేయబడిన లోడ్ డెల్టా కనెక్ట్ చేయబడిన పాజిటివ్ సీక్వెన్స్ జెనరేటర్ ఏదైతే వోల్టేజ్ Vab 330∠0 ° V కలిగి ఉంటుంది మనం ఏమి కనుగొనాలి మనం ఫేజ్ కరెంట్ను కనుగొనాలి సర్క్యూట్ యొక్క లోడ్ మరియు లైన్ కరెంట్ లు మనము దీనిని ఫేజర్గా మార్చవచ్చు Z∆20 j1525∠ 36

87°A లైన్ కరెంట్ లు అనేవి IaIAB3∠ 30°313 236

87°A కాబట్టి దీనితో మనము ఈరోజు మన సెషన్ను ముగించవచ్చు ఈ సెషన్లో స్టార్ డెల్టా గా ప్రసిద్ది చెందిన వై డెల్టా మరియు తరువాత డెల్టా డెల్టా కనెక్ట్ సర్క్యూట్ల గురించి చర్చించాము తదుపరి ఉపన్యాసంలో డెల్టా వై కనెక్ట్ చేసిన సర్క్యూట్ లేదా డెల్టా స్టార్ కనెక్ట్ సర్క్యూట్తో మన చర్చను ప్రారంభిస్తాము ధన్యవాదాలు